గత రెండు సెషన్లలో మేము నగదు ప్రవాహ ప్రకటన రూపంలో ఉన్న చాలా ముఖ్యమైన ప్రకటనలలో ఒకదాని గురించి చర్చిస్తున్నాము మేము దీన్ని గత సెషన్ లో ఒకసారి పునశ్చరణ చేసుకున్నాము కాని నేను క్లుప్త పునశ్చరణ చేస్తాను నగదు ప్రవాహ ప్రకటనలో ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ మరియు ఫైనాన్సింగ్ అనే మూడు వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాలు అంటే ఏంటి ఇవి ప్రధాన ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలు ఇప్పుడు ఆపరేటింగ్ కార్యకలాపాలలో సవాలు ఏంటంటే అది ప్రత్యక్ష పద్ధతి ద్వారా మరియు పరోక్ష పద్ధతి ద్వారా కూడా గణన చేయవచ్చు కాబట్టి స్క్రీన్ పైన ఇచ్చిన ఈ ఫార్మాట్ ను పరిశీలించండి లేదా పి ఎల్ నుండి ప్రారంభమయ్యే పరోక్ష పద్ధతి ద్వారా కూడా లెక్కించవచ్చు మనము ఆపరేటింగ్ కాని లేదా నగదు రహిత కొన్ని కార్యకలాపాలను జాబితా చేయాలి ఆపై మనము ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాన్ని పొందడానికి పని మూలధన వస్తువులను కూడా జాబితా చేస్తాము స్థిర ఆస్తులు అమ్మడం లేదా కొనడం లేదా ఏవైనా పెట్టుబడుల కారణంగా నగదు లో జరిగే కదలికల ను పెట్టుబడి కార్యకలాపాల కింద వర్గీకరిస్తాము ఫైనాన్సింగ్ కార్యకలాపాల గురించి కూడా చర్చించాము కాబట్టి స్క్రీన్ పైన కనిపించేవి ఫైనాన్సింగ్ కార్యకలాపాలకు ఉదాహరణలు ఇప్పుడు ఇవి ఈక్విటీలో లేదా రుణాలు తీసుకునే కదలికలు వాటాల యొక్క ఏదైనా ఇష్యూ లేదా వాటాల కొనుగోలు లేదా డిబెంచర్ల ఏదైనా ఇష్యూ లేదా డిబెంచర్ల కొనుగోలు లేదా రుణం తీసుకోవడం లేదా రుణం తిరిగి చెల్లించడం వాయిదాలు చెల్లించడం అన్నీ ఫైనాన్సింగ్గా పరిగణించబడతాయి ఇందులో రెండు ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి అవి వడ్డీ తీసుకోవడం మరియు చెల్లించడం అని చర్చించాము అందుకున్న వడ్డీ ఏదైనా సాధారణంగా పెట్టుబడి ప్రవాహంగా పరిగణించబడుతుందని మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు వడ్డీ వస్తుంది కానీ మినహాయింపులు సమానంగా ముఖ్యమైనవి అయితే మూడు మినహాయింపులను గుర్తుంచుకోండి పెట్టుబడి నగదు సమాన స్వభావం కలిగి ఉంటే లేదా వాణిజ్య పురోగతి పై వడ్డీని అందుకుంటే ఆ రకంగా వచ్చిన వడ్డీని ఆపరేటింగ్ ఇన్ఫ్లోగా పరిగణిస్తారు అలాగే బ్యాంకు వంటి ఫైనాన్స్ ఎంటర్ప్రైజ్ అందుకున్న వడ్డీ అంతా ఆపరేటింగ్ ఫ్లో గా పరిగణిస్తారు చెల్లించే వడ్డీ సాధారణంగా ఒక ఫైనాన్సింగ్ చర్య కానీ వర్కింగ్ క్యాపిటల్ రుణంపై వడ్డీ ఒక ఆపరేటింగ్ కార్యాచరణ అవుతుంది మరియు ఫైనాన్స్ ఎంటర్ప్రైజ్ విషయంలో మనం దీనిని ఆపరేటింగ్ ఫ్లోగా వర్గీకరిస్తాము డివిడెండ్ విషయానికొస్తే ఎక్కువగా అందుకున్న డివిడెండ్ పెట్టుబడి ప్రవాహం కానీ ఒక ఫైనాన్స్ కంపెనీకి ఇది ఆపరేటింగ్ ఫ్లో మరియు చెల్లించిన డివిడెండ్ ఈ విషయంలో మినహాయింపు లేకుండా ఏ రకమైన సంస్థకైనా దానిని ఫైనాన్సింగ్గా వర్గీకరిస్తాము ఇది చాలా సులభం నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా మీకు రెండు విషయాలు మళ్లీ గుర్తు చేస్తున్నాను దయచేసి మీరు ప్రశ్నలు సందేహాలు అడగండి వాటిని చర్చా వేదికపై చర్చించండి కాబట్టి TA ని అడగండి నన్ను అడగండి లేదా మీతో చదువుతున్న మిగతా సహోద్యోగులందరినీ అడగండి రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ స్వంత సంస్థ కోసం మనము చర్చిస్తున్న స్టేట్మెంట్ చదవండి కాబట్టి గత రెండు సెషన్లలో మనము నగదు ప్రవాహాన్ని చర్చించాము మీరు మీ స్వంత సంస్థ యొక్క నగదు ప్రవాహాన్ని చదవడం ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు ఏదైనా ప్రత్యేకమైన విషయాలను గమనిస్తే చర్చా వేదికలో మీరు స్పష్టంగా చర్చించగలరు విదేశీ కరెన్సీ లావాదేవీలు అయిన మరికొన్ని విచిత్రమైన అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాము ఇప్పుడు అన్ని లావాదేవీలు దేశీయ కరెన్సీలో ఉండకపోవచ్చు అది విదేశీ కరెన్సీ వస్తువు అయితే అది కూడా అదే నగదు ప్రవాహంలో చూపబడుతుంది అయితే ఇది నగదు మరియు నగదు సమానమైన సయోధ్య యొక్క ప్రత్యేక భాగంగా నివేదించబడింది ఎందుకంటే మనము డాలర్లలో కొన్ని బ్యాలెన్స్లను కలిగి ఉన్న ఒక భారతీయ సంస్థ అని అనుకుందాం రూపాయి నుండి డాలర్కు విలువ ప్రారంభంలో మరియు చివరికి మారుతుంది అయితే విలువలో మార్పులు నగదు ప్రవాహంలా ఉండవు కాబట్టి మారిన విలువ నగదు మరియు నగదు సమానమైన సయోధ్యగా చూపబడుతుంది ఇప్పుడు విదేశీ మారకపు రేటు మార్పుల వల్ల విదేశీ కరెన్సీ నిల్వలు లో అవాస్తవిక లాభాలు ఉన్నాయని అనుకుందాం డాలర్ విలువ పెరిగింది మనము డాలర్లను కలిగి ఉన్నాము కాని ఇంకా ఆ డాలర్లను అమ్మలేదు అది అవాస్తవిక లాభం కాబట్టి వీటిని నగదు ప్రవాహాలు అని పిలువము అవి నగదు మరియు నగదు సమానమైనవి కాబట్టి ఇది విదేశీ కరెన్సీ వస్తువుల గురించి రెండవది అసాధారణమైన వస్తువుల గురించి మనము గతంలో చర్చించిన అసాధారణ వస్తువులను మీరు గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు నగదు ప్రవాహాలు అసాధారణమైన వస్తువులతో ముడిపడి ఉంటే వాటిని సంబంధిత అంశాల క్రింద చూపించాలి కానీ విడిగా వెల్లడించాలి కాబట్టి ఉదాహరణకు అగ్ని ద్వారా నష్టం వచ్చిందనుకోండి మీకు అసాధారణమైనదని అంటే చాలా పెద్ద నష్టం అని మీకు తెలుసు అగ్ని ద్వారా చాలా పెద్ద నష్టం సంభవిం సంభవించిందని అనుకోండి అప్పుడు మీరు ఈ నష్టాన్ని దేని కింద వర్గీకరిస్తారు ఆపరేటింగ్ గా నా లేదా పెట్టుబడిగా నా లేదా ఫైనాన్స్గా నా ఎలా వర్గీకరిస్తారు మీకు ఏమనిపిస్తోంది ఇప్పుడు ఇక్కడ మనం కోల్పోయిన వాటిని చూడాలి స్టాక్ అగ్ని ద్వారా పోయిందని అనుకుందాం అప్పుడు ఆ నష్టాన్ని మీరు నగదు ప్రవాహంలో చూపిస్తారు మరియు అవును అయితే ఏ వర్గం కింద మొదట ఇది నగదు రహిత వస్తువు కావడం వల్ల వచ్చే నగదు ప్రవాహంలో అది ప్రవహించదు కానీ స్టాక్ నష్టానికి మీరు భీమా మొత్తం స్వీకరిస్తే మీరు ఎక్కడ చూపిస్తారు స్టాక్ ఆపరేటింగ్ వస్తువు స్టాక్ కోల్పోవడం వల్ల కోల్పోయిన లాభాన్ని భర్తీ చేసేందుకు అందుకున్న బీమా క్లెయిమ్ కాబట్టి అందుకున్న బీమా మొత్తం ఆపరేటింగ్ ఐటెమ్గా పరిగణించబడుతుంది ఇది ఎప్పుడైనా పెట్టుబడి వస్తువుగా వెళ్తుందా కొన్ని సందర్భాల్లో యంత్రాలు కోల్పోయి నందున కలిగిన నష్టానికి భీమా దావా వేశారు అని అనుకుందాం స్టాక్ మరియు యంత్రాలు రెండు అగ్నికి ఆహుతి అయ్యాయి అనుకుందాం యంత్రాల నష్టానికి లభించిన బీమా మొత్తాన్ని పెట్టుబడి కార్యకలాపాల లో నగదు ప్రవాహంగా పరిగణించబడుతుంది యంత్రాల నష్టానికి సంబంధించిన భాగం ఏమైనా అది అనుబంధిత వస్తువుగా పిలువబడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని తెరపై చూడగలరు కాబట్టి భీమా సంబంధిత అంశం ఏమైనా సాధారణంగా అది ఆపరేటింగ్ లేదా పెట్టుబడి గా పరిగణించబడుతుంది ఇప్పుడు తదుపరిది పన్నుల పరిగణన గురించి సాధారణంగా పన్నులు ఆపరేటింగ్ వస్తువు కాబట్టి పన్ను చెల్లింపు ఏమైనా మనము దానిని నిర్వహణ వ్యయంగా చూపిస్తాము పెట్టుబడి పెట్టడం లేదా ఫైనాన్సింగ్ చేయడంపై కొన్ని నిర్దిష్ట పన్నులు ఉంటే మనము దానిని సంబంధిత వర్గం కింద చూపిస్తాము కాబట్టి ఉదాహరణ కు మేము డివిడెండ్ చెల్లించినప్పుడల్లా ఆ డివిడెండ్ పై పన్ను చెల్లించాలి కాబట్టి డివిడెండ్ పై పన్నులు ఫైనాన్సింగ్ ప్రవాహంగా వర్గీకరించబడతాయి డివిడెండ్ మొదట ఫైనాన్సింగ్ అని మీరు గుర్తుంచుకుంటారని నేను నమ్ముతున్నాను కాబట్టి అక్కడ పన్ను కూడా ఫైనాన్సింగ్ కిందకు వస్తుంది ఇప్పుడు తదుపరిది అనుబంధ సంస్థలకు సంబంధించిన నగదు ప్రవాహం గురించి ఇప్పుడు అనుబంధ సంస్థలు లేదా అసోసియేట్ కంపెనీలకు ఇది నగదు ప్రవాహ ప్రకటన కనుక సంస్థకు మరియు పెట్టుబడిదారుడికి సంబంధించిన నగదు ప్రవాహం మాత్రమే నివేదించబడుతుంది కాబట్టి డివిడెండ్ మరియు అడ్వాన్స్లకు సంబంధించిన నగదు ప్రవాహం చూపబడుతుంది ఇప్పుడు తరువాతిది వివిధ వ్యాపారాల సముపార్జన మరియు అమ్మి వేయడం గురించి ఒక కేసు ఇప్పుడు మేము మరొక సంస్థను కొని అక్కడ చెల్లింపులు చేద్దామని అనుకున్నాం అది పెట్టుబడి కార్యకలాపంగా పరిగణించబడుతుంది కానీ పెట్టుబడి కార్యకలాపంలో ఈ పెట్టుబడి కార్యకలాపంగా విడిగా చూపబడుతుంది మరియు కొనుగోలు చేసిన లేదా అమ్మిన మొత్తం సంబంధిత కార్యాచరణ క్రింద విడిగా చూపబడుతుంది ఇప్పుడు నగదు మరియు నగదు సమానమైన వాటి ద్వారా చెల్లింపు జరిగితే అది విడిగా చూపబడాలి ఇప్పుడు తరువాతి నగదు రహిత లావాదేవీల గురించి నగదు ప్రవాహం నుండి మినహాయించాల్సిన కొన్ని లావాదేవీలు ఉన్నాయి మరియు అవి చూపించకూడదు ఎందుకంటే ఇది నగదు రహితమైనది లావాదేవీలు జరుగుతాయి కానీ నగదు రహితంగా ఉంటాయి అటువంటి సందర్భం యొక్క ఉదాహరణల గురించి మీరు ఆలోచించగలరా అలాంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా మీలో కొందరు దీన్ని సరిగ్గా ఊహిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు క్రొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారని అనుకుందాం సాధారణంగా మేము స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తాము మరియు దాని కోసం చెల్లిస్తాము కనుక ఇది పెట్టుబడి ప్రవాహంగా వర్గీకరించబడుతుంది కానీ క్రొత్త ఆస్తులు కొనుగోలు చేయబడిందని అనుకుందాం కాని మేము నగదు చెల్లించే బదులు ఆస్తికి వ్యతిరేకంగా బాధ్యత వహిస్తున్నాము కాబట్టి మేము ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నాము మరియు బదులుగా బాధ్యతను కూడా తీసుకుంటున్నాము కాబట్టి నగదు చెల్లింపు లేదా రశీదు ప్రమేయం లేదు కాబట్టి ఇది నగదు ప్రవాహంలో చూపబడదు అదేవిధంగా కొన్నిసార్లు మేము మరొక సంస్థను కొనుగోలు చేస్తాము కాని నగదు చెల్లించవద్దు వాటాల రూపంలో చెల్లింపు చేయండి కాబట్టి మేము మా వాటాలను జారీ చేయడానికి బదులుగా సంస్థ యొక్క వ్యాపారాన్ని పొందుతాము కాబట్టి మా ఆస్తులు పెరుగుతాయి బాధ్యతలు పెరుగుతాయి మరియు మా వాటా మూలధనం పెరుగుతుంది నగదు కదలిక లేదు అది మళ్ళీ నగదు రహిత లావాదేవీ మరొక ఉదాహరణ రుణాన్ని ఈక్విటీగా మార్చడం ఇప్పుడు కన్వర్టిబుల్ డిబెంచర్లు అని పిలువబడే కొన్ని రకాల డిబెంచర్లు ఉన్నాయి కాబట్టి ఆ డిబెంచర్లు రుణం అవి ఈక్విటీ షేర్లుగా నగదు చెల్లింపుగా మార్చబడతాయి లేదా బ్యాంకు నుండి తీసుకున్న రుణం ఉంది మరియు మేము తిరిగి చెల్లించలేము కాబట్టి బ్యాంక్ దానిని ఈక్విటీగా మార్చడానికి మనల్ని బలవంతం చేస్తుంది మళ్ళీ నగదు ప్రమేయం లేదు కాబట్టి ఇది నగదు రహిత లావాదేవీకి కూడా ఒక ఉదాహరణ కాబట్టి చాలా సందర్భాల్లో ఏదైనా ఆస్తి లేదా బాధ్యత యొక్క కదలిక నగదు ప్రవాహానికి దారితీస్తుందని గుర్తుంచుకోండి కాని నగదు రహిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అప్పుడు వాటిని నగదు ప్రవాహంలో పరిగణించరాదు ఇప్పుడు చివరికి మీరు నగదు మరియు నగదు సమానమైన వాటిని బహిర్గతం చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ప్రారంభంలో మరియు చివరిలో మొత్తం నగదు మరియు నగదు సమానమైన వాటిని చూపించాలి ఎందుకంటే నగదు ప్రవాహ ప్రకటనలో మీరు అన్ని ప్రవాహాలు మరియు ప్రవాహాలను జాబితా చేసారు దాని యొక్క నికర మొత్తం నగదు మరియు నగదు సమానమైన కదలికలతో సరిపోలాలి మరియు ఇది మీ బ్యాలెన్స్ షీట్తో సరిపోలాలి అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం తప్పనిసరి చేయబడిన మరికొన్ని ప్రకటనలు కూడా ఉన్నాయి ఒకటి సంస్థకు ఉన్న నగదు మరియు నగదు సమానమైన వి కానీ ఎక్కువ బ్యాలెన్స్ ఉపయోగం కోసం అందుబాటులో లేకుంటే అప్పుడు దానిని విడిగా వెల్లడించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలాంటి కేసు తలెత్తినప్పుడు మీరు అలాంటి ఏదైనా వస్తువు గురించి ఆలోచించగలరా మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఒక శాఖ ఉందని అనుకుందాం అక్కడ కొంత నగదు ఉంది కాని చాలా ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ నగదుని ఉపయోగించలేకపోతున్నాము ఈ నగదుని విడిగా బహిర్గతం చేయాలి కాబట్టి వ్యాపారం కోసం అందుబాటులో లేని నగదు లేదా బ్యాంక్ బ్యాలెన్స్లు విడిగా వెల్లడి చేయబడతాయి కొన్ని ఇంకా ఉపసంహరించుకోని రుణాలు తీసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ గురించి మీకు తెలుసని నేను ఆశిస్తున్నాను బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ ఎప్పుడైనా మనము ఉపసంహరించుకోగలిగిన రుణాన్ని మంజూరు చేసింది ఇది మనకు నగదుతో సమానం కానీ ప్రస్తుతం మనము దానిని ఉపసంహరించుకోలేదు అప్పుడు ఇవి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ల వంటివి కాబట్టి వాటిని కూడా నోట్ ద్వారా చూపించాలి కాని వాటిని వాడటానికి ఏమైనా ఆంక్షలు ఉంటే వాటిని కూడా చర్చించాలి మీకు అర్థం అవుతుందా ఇప్పుడు దీని తరువాత మనం కొన్ని ఫార్మాట్లను పరిశీలిస్తాము మరియు తరువాత నగదు ప్రవాహం కోసం వాస్తవ గణన కేసులకు వెళ్తాము మొదట కొన్ని ఫార్మాట్లను చూద్దాం ఇప్పుడు మేము ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ మరియు ఫైనాన్సింగ్ ఐటెమ్లను చర్చించినప్పుడల్లా మనము ఉదాహరణలను చూశాము కాని నగదు ప్రవాహ అంశంలో ఇది ఎలా వెల్లడించా లో అసలు ఫార్మాట్లో చూద్దాం కాబట్టి ఇది రోజువారీ కార్యకలాపాలు అంటే ఆపరేషన్ ఆపరేషన్స్ నుండి నగదుకు వెళ్తాము పన్ను ఖర్చులను జోడించండి మనకు పన్నుకు ముందు నికర లాభం లభిస్తుంది దానికి నగదు రహిత వస్తువులను జోడించండి కాబట్టి తరుగుదల గుడ్ విల్ చేసి ఆపై ఆపరేటింగ్ కాని వస్తువులకు సర్దుబాటు చేయండి కాబట్టి ఆస్తుల అమ్మకం లో వచ్చిన నష్టం లేదా వడ్డీ ఖర్చులు జోడించాలి మరియు వడ్డీ లేక డివిడెండ్ ఆదాయం ఇంకా లాభం తీసివేయాలి అందుకే ఇవి బ్రాకెట్లో ఉన్నాయి అని మీరు చూడవచ్చు మీరు ఆపరేషన్స్ వస్తువుల కోసం సర్దుబాటు చేస్తారు కాబట్టి ప్రస్తుత ఆస్తిలో ఏదైనా తగ్గుదల లేదా ప్రస్తుత బాధ్యతల్లో పెరుగుదల ను జోడిస్తాము ఇందుకు వ్యతిరేకంగా ప్రస్తుత ఆస్తులలో పెరుగుదల ను తీసి వేస్తాము చూడండి నగదు కూడా ప్రస్తుత ఆస్తులు కాబట్టి ఇతర ప్రస్తుత ఆస్తులు పెరిగితే నగదు పడిపోతుంది అది ఇతర ప్రస్తుత ఆస్తులతో పోటీపడుతుంది అందువల్ల ప్రస్తుత ఆస్తిలో పెరుగుదల ను తీసివేస్తాము ప్రస్తుత బాధ్యతలో తగ్గుదల ఉంటే నగదు పడిపోతుంది కాబట్టి నగదు మరియు ప్రస్తుత బాధ్యతలు సమన్వయము కలిగి ఉంటాయి మీరు ఇక్కడ చూడవచ్చు ప్రస్తుత బాధ్యతలో ఏదైనా పెరుగుదల నగదు పెరుగుదలకు దారితీస్తుంది ప్రస్తుత బాధ్యతలో తగ్గుదల నగదు తగ్గుదలకు దారితీస్తుంది ఇప్పుడు ఈ అంశాలు సర్దుబాటు చేయబడతాయి మరియు మీరు ఆపరేషన్స్ నుండి వచ్చే నగదును పొందుతారు మీరు ఇప్పుడు ఆదాయపు పన్నును తగ్గించాలి కాబట్టి మీరు ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహాన్ని పొందుతారు ఇది నగదు ప్రవాహ ప్రకటన యొక్క మొదటి భాగం యొక్క ముగింపు రెండవ మరియు మూడవ భాగాలు చాలా సరళమైనవి ఇప్పుడు పెట్టుబడి కార్యకలాపాలు నుండి నగదు మీరు సంబంధిత వస్తువులను జాబితా చేయాలి తదుపరిది ఫైనాన్సింగ్ కార్యాచరణ నుండి నగదు మీకు ఉదాహరణలు తెలుసని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నేరుగా ఆ వస్తువులు లేనప్పటికీ మీరు నగదు ప్రవాహ ప్రకటనలో జోడించవచ్చు కాబట్టి ఈ దశలో మీరు మొదటి రెండవ మరియు మూడవ రకం కార్యకలాపాలను పొందారు కాబట్టి మీరు మొత్తం 1 ప్లస్ 2 ప్లస్ 3 అయిన నికర పెరుగుదల లేదా నగదు తగ్గుదల పొందుతారు అప్పుడు మీరు ప్రారంభంలో నగదు మరియు నగదు సమానమైన వాటిని జోడిస్తారు కాబట్టి మీరు చివరికి నగదు మరియు నగదు సమానమైనవి పొందుతారు ఇప్పుడు ఈ నగదు మొత్తం ప్రారంభం లో నగదు మొత్తం ప్లస్ పెరుగుదల మొత్తం తో సరిపోలాలి ఇప్పుడు ఇది కాకుండా మీరు బ్యాలెన్స్ల సయోధ్యను కూడా చూపించవలసి ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లో మీకు విలువ లేదా నగదు మరియు నగదు సమానమైన బ్యాలెన్స్లు ఉంటాయి అవి ప్రారంభంలో మరియు చివరిలో నగదు ప్రవాహ ప్రకటనలో పునరుద్ధరించబడతాయి కాబట్టి ముగింపు నగదు ప్రవాహ ప్రకటన ప్రారంభంలో బ్యాలెన్స్లను చూపిస్తుంది మరియు మీరు నగదు సమానమైనదిగా భావిస్తున్న నగదు బ్యాంక్ మరియు స్వల్పకాలిక పెట్టుబడుల ముగింపును కూడా చూపిస్తుంది మీకు అర్థమవుతుందా కాబట్టి దీనితో మనము ఫార్మాట్ గురించి చర్చను పూర్తి చేసాము ఇప్పుడు మనము గూగుల్ లింక్లో మీకు అందుబాటులో ఉన్న వాస్తవ కేసులోకి వెళ్తాము కాని ప్రస్తుతం నేను వాటిని ఇక్కడ చూపిస్తున్నాను జాగ్రత్తగా చదవమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మరియు మనము వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నిస్తాము కాబట్టి స్క్రీన్ పైన కేసు లో ఇవ్వబడిన P L ఖాతాను చూడండి కాబట్టి అమ్మకాలు మరియు వడ్డీలు ఇవ్వబడ్డాయి అంటే అది మొత్తం 215000 ఆదాయం అప్పుడు కొనుగోళ్లు వేతనాలు వడ్డీ తరుగుదల కార్యాలయ వ్యయం సద్భావన పన్ను డివిడెండ్ వంటి వివిధ ఖర్చులు ఇవ్వబడ్డాయి అవన్నీ తీసేస్తే మీకు నికర లాభం లభిస్తుంది ప్రారంభ బ్యాలెన్స్ షీట్ మరియు ముగింపు బ్యాలెన్స్ షీట్ ఇవ్వబడింది ఆస్తులు మరియు బాధ్యత లు ఇవ్వబడ్డాయి సంవత్సరం చివరలో పి ఎల్ స్టేట్మెంట్ మీకు ఆపరేటింగ్ నగదు ప్రవాహాన్ని ఇవ్వబోతోంది కాబట్టి మనము ఇక్కడ నికర లాభం సర్దుబాట్లతో ప్రారంభిస్తాము అవి మీకు ఆపరేటింగ్ నగదు ప్రవాహాన్ని ఇస్తాయి బ్యాలెన్స్ షీట్ అంశాలు ఎక్కువగా పెట్టుబడి లేదా ఫైనాన్సింగ్కు సంబంధించినవి కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఐటెమ్లో ఏదైనా మార్పు మీరు జాగ్రత్తగా గమనించాలి అది పెట్టుబడి మరియు ఫైనాన్సింగ్లోకి వెళుతుంది వాస్తవానికి బ్యాలెన్స్ షీట్లో కొన్ని అంశాలు ఉంటాయి ఇవి ఆపరేటింగ్పై కూడా ప్రభావం చూపుతాయి కాబట్టి వాటి గురించి జాగ్రత్తగా ఉండండి కాబట్టి బ్యాలెన్స్ షీట్తో ప్రారంభిద్దాం మార్పును ఒక్కొక్కటిగా చూడండి మరియు ఒక నోట్బుక్ తీసుకొని ఆ నిర్దిష్ట మార్పు పెట్టుబడి కి సంబంధించిందా లేదా ఫైనాన్సింగ్ కి సంబంధించిందా అని గమనించండి మీరు ఈ పని చేసిన తర్వాత మిగిలిన పని చాలా సులభం అది కేవలం క్లరికల్ పని మీరు ఉన్న వస్తువులన్నీ నగదు ప్రవాహ ప్రకటన ఫార్మాట్లో రికార్డ్ చేయాలి కాబట్టి దయచేసి నాతో పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మొదటి ఐటెమ్ షేర్ క్యాపిటల్ 160000 నుండి 190000 వరకు పెరుగుదల ఉంది మీరు పూర్తి బ్యాలెన్స్ షీట్ వ్రాయవలసిన అవసరం లేదు కానీ ఎసి లేదా ఏదైనా చిన్న రూపంలో వ్రాసి అది ఏ రకమైన వస్తువు అనేది గమనించండి కనుక ఇది ఆపరేటింగ్ ఐటమ్ లేదా ఇన్వెస్ట్ ఐటమ్ లేదా ఫైనాన్సింగ్ ఐటమ్ కాబట్టి మీరు ఏసి అని రాయండి తర్వాత ఓ లేదా ఐ లేదా ఎఫ్ అని మీకు ఏది అనిపిస్తే అది రాయండి కనుక ఇది ఏ రకమైన ప్రవాహం అని మీరు ఊహించుకుంటున్నారు చూడండి వాటా మూలధనం అంటే షేర్ క్యాపిటల్ 160 నుండి 190 కి పెరిగింది కాబట్టి ఇది ఒక రకమైన నగదు ప్రవాహం ఇది ఆపరేటింగ్ ప్రవాహమా సమాధానం "లేదు" అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాటా మూలధనానికి రోజువారీ వ్యాపారంతో సంబంధం లేదు అది పెట్టుబడి ప్రవాహమా మళ్ళీ సమాధానం "లేదు" ఎందుకంటే మనము ఇక్కడ పెట్టుబడులు పెట్టడం లేదు కొంతమంది వాటాదారులు మన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు మరియు మనము వారికి వాటాలను జారీ చేసాము అందుకే షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ పెరిగింది కాబట్టి ఇది షేర్ క్యాపిటల్ అంటే ఆపరేటింగ్ అని గమనించండి కాబట్టి మీరు ఎఫ్ వ్రాసే ముందు ఆలోచించండి ఇది ఇన్ఫ్లోనా లేదా అవుట్ ఫ్లోనా వాటా మూలధన బ్యాలెన్స్ పెరిగినట్లు మనం చూసేది ఇన్ఫ్లో అని రాయడం మంచిది ఎలా మేము డబ్బును అందుకున్నాము మరియు మేము వారికి వాటాలను ఇచ్చాము అది నగదు ప్రవాహ ప్రకటన కాబట్టి నగదు వస్తున్నదా బయటకు పోతున్నదా వాస్తవానికి నగదు వచ్చింది కాబట్టి వర్కింగ్ నోట్ కొరకు దీనిని ఎఫ్ ఇన్ఫ్లో అని రాయండి అంటే ఫైనాన్స్ ఇన్ఫ్లో ప్రతి పనిని మనము వర్గీకరిస్తాము మిగిలిన పని చాలా సులభం అని నేను అనుకుంటున్నాను తరువాతిది సాధారణ రిజర్వ్ ఇది ఏ రకమైన వస్తువు వాస్తవానికి ఏ మార్పు లేదు కాబట్టి ఏమీ జరగలేదు దానిని అలాగే వదిలివేయండి లేదా డాష్ అని పెట్టండి తదుపరిది P L ఖాతా ఇప్పుడు ఇది లాభం మరియు నష్టం ఖాతా కాదు ఇది P L ఖాతా యొక్క బ్యాలెన్స్ ఇది 9000 నుండి 2200 కు పెరిగింది కాబట్టి ఇది ఏ రకమైన అంశం వాస్తవానికి మీరు 22 మైనస్ 9 చేస్తే 13000 పెరుగుదల ఉంది మీరు ఇక్కడ నికర లాభం చూడవచ్చు వాస్తవానికి ఇది నికర లాభం కూడా కాదు ఇది బ్యాలెన్స్ షీట్కు బదిలీ చేయబడిన లాభం కాబట్టి బ్యాలెన్స్ షీట్లోని P L యొక్క బ్యాలెన్స్కు 13000 జోడించబడుతుంది కాబట్టి ఇది ఏ రకమైన అంశం లాభం వల్ల ఇది పెరుగుతుంది కాబట్టి ఇది ఆపరేటింగ్ రకమైన అంశం కాబట్టి ప్రస్తుతం మీరు దానిని ఓ అని గుర్తు పెట్టండి మేము మా ఆపరేటింగ్ను పరిష్కరించినప్పుడు మేము దానిని పరిగణనలోకి తీసుకుంటాము కాని ప్రస్తుతం దాన్ని 'O' అని గుర్తు చేద్దాం తదుపరిది డిబెంచర్లు డిబెంచర్ బ్యాలెన్స్ 80000 నుండి 51000 కు తగ్గింది ఇప్పుడు మీరు దానిని ఏ రకమైన వస్తువుగా వర్గీకరిస్తారు కొంత కదలిక జరిగిందని చూడండి బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి మేము డిబెంచర్లను రీడీమ్ చేయాలి అంటే మేము డబ్బు చెల్లించాము మరియు ఎంత మొత్తంలో డిబెంచర్లలో కొంత భాగాన్ని రద్దు చేసాము ఇది 29000 తేడా కాబట్టి ఇది ఏ రకమైన వస్తువు అది ఓ లేదా ఐ లేదా ఎఫ్ ఇది ఓ కాదు అది రోజువారీ వస్తువు కాదు అది ఐ కాదు ఇది మా పెట్టుబడి కాదు ఇది డిబెంచర్ల ద్వారా డబ్బు సంపాదించిన ఎఫ్ ఐటమ్ ఇప్పుడు మనం తిరిగి చెల్లిస్తున్నాము కాబట్టి దాన్ని ఎఫ్ అవుట్ ఫ్లోగా గుర్తించండి తదుపరిది 20 నుండి రుణదాతలు వారు 40 కి పెంచారు కాబట్టి ఇది ఏ రకమైన వస్తువు మా ఆపరేటింగ్ ప్రవాహాలను లెక్కించడానికి ఇది అవసరమని మీరు గుర్తుంచుకుంటే ఇది వర్కింగ్ క్యాపిటల్ అంశం కాబట్టి దీన్ని 'O' అని మార్క్ చెయ్యండి కావాలనుకుంటే దాన్ని వర్కింగ్ క్యాపిటల్ 'W' లేదా ఇంకేదైనా వ్రాయండి కానీ ప్రాథమికంగా ఇది 'O' ఐటెమ్ ఇది ప్రత్యక్ష ప్రవాహం కాదు అంటే ఇన్ ఫ్లో లేదా అవుట్ ఫ్లో కాదు తదుపరి ప్రతిపాదిత డివిడెండ్ ఇప్పుడు ఇది ఒక గమ్మత్తైన అంశం ఇది 2 నుండి 3 కి పెరిగింది ఇది ఏ రకమైన అంశం ఇది 'O' నా లేదు అది 'I' నా లేదు ఇది ఎఫ్ డివిడెండ్ చెల్లింపు ఎల్లప్పుడూ ఎఫ్ అని మనము ఇంతకుముందే చర్చించామని మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను ఎంత మొత్తం 2000 లేదా 3000 లేదా 1000 చాలావరకు వ్యత్యాసం నగదు ప్రవాహం లో ఉంటుంది కానీ ఇక్కడ తేడా దానిలో లేదు గత సంవత్సరం డివిడెండ్ మొత్తం చెల్లించినట్లు ఉన్నారు P L ప్రకటన ను చూడండి P L ఖాతా లో మీరు డివిడెండ్ 3000 ను చూడవచ్చు కాబట్టి ఏమి జరిగిందంటే ప్రస్తుత సంవత్సరం చివరిలో డివిడెండ్ 3000 గా ప్రతిపాదించారు గత సంవత్సరం అంటే 31 మార్చి 2019 న 2000 డివిడెండ్ ఇప్పటికే చెల్లించారు మరియు ఈ సంవత్సరానికి 3000 డివిడెండ్ అందించబడింది కాబట్టి మొత్తం 2000 ఇది ఒక ప్రత్యేక అంశం దయచేసి దీన్ని జాగ్రత్తగా గుర్తించండి కాబట్టి ఈ 2000 ఎఫ్ అవుట్ ఫ్లో ఇది ఫైనాన్సింగ్ అంశం ఇది ఒక అవుట్ ఫ్లో 3000 అవుట్ ఫ్లో కాదు ఇది ప్రాథమికంగా పి ఎల్ ఐటెమ్ కాబట్టి మీరు దీనిని 'O' గా పరిగణించవచ్చు డివిడెండ్ చాలా ప్రత్యేకమైన అంశం ఇది రెండు సార్లు రాబోతోంది ఇది ఎఫ్ అవుట్ ఫ్లో మరియు 3000 'O' ఐటెమ్ దీనిని మనము పి ఎల్ ఖాతాను చూసినప్పుడు పరిశీలిద్దాము బాధ్యత అంశాలను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనము జవాబును చూడబోతున్నాము మీరు దానిని బాగా గమనించండి మరియు మనము దానిని కలిసి పరిష్కరిస్తాము ఇప్పుడు మనము ఆస్తులలోని ఆస్తులకు వెళ్తాము మొదటి వస్తువు భూమి భూమి కాబట్టి మార్పు లేదు కాబట్టి డాష్ పెట్టండి స్థిర ఆస్తులు స్థిర ఆస్తిలో 140 నుండి 190 వరకు పడిపోతాయి కాబట్టి అక్కడ ఏమి జరిగిందో అమ్మకం కావచ్చు కానీ చూడండి అది తరుగుదల సరే కాబట్టి 9000 తరుగుదల ఇక్కడ సరిపోతుంది కాబట్టి స్థిర ఆస్తి విలువలో తగ్గింపు ఉంది కొనుగోలు లేదా అమ్మకం లేదు కాబట్టి బహుశా ఇది డాష్ మనము దీన్ని మరోసారి పరిశీలిస్తాము పెట్టుబడి 59000 111 కి పెరుగుతుంది కాబట్టి ఇది ఏ రకమైన వస్తువు మనము చెల్లించిన పెట్టుబడి పెరుగుతోంది మరియు పెట్టుబడి పెరిగింది కాబట్టి మొదటిసారి పెట్టుబడి పెట్టే పెట్టుబడి రకం ప్రవాహం వస్తోంది కాబట్టి దీన్ని అవుట్ఫ్లోగా గుర్తించండి తదుపరిది రుణగ్రహీతలు 12 నుండి 17 ఏ రకమైన వస్తువు ఇది వర్కింగ్ క్యాపిటల్ ఐటెమ్ లేదా 'O' ఐటమ్ కాబట్టి దీన్ని 'O' అని గుర్తించండి మరియు మనము దానిని ఆపరేటింగ్ ఫ్లోలో సర్దుబాటు చేస్తాము తదుపరిది బ్యాంక్ ఇది ఏ రకమైన వస్తువు వాస్తవానికి ఇది ఒక గమ్మత్తైన అంశం అది నగదు సమానమైన అంశం కాదు కాబట్టి నగదు కోసం దాని 'C' అని రాయండి సద్భావన సద్భావన 30 నుండి 19 కి పడిపోయిందని మీరు చూడవచ్చు కాబట్టి మనము P L ఖాతాలో చూడవలసి ఉంటుంది మీరు ఇక్కడ గుడ్ విల్ రిటెన్ ఆఫ్ 11000 అని చూడవచ్చు కాబట్టి 30 నుండి 19 వరకు తేడా ఏమిటంటే గుడ్ విల్ రిటెన్ ఆఫ్ వల్ల ఇప్పుడే మీరు దానిని 'O' అంశంగా గుర్తించవచ్చు కాబట్టి బ్యాలెన్స్ షీట్ యొక్క అన్ని గుర్తులు మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు పి ఎల్ ఖాతాకు సంబంధించినంతవరకు నేను మిమ్మల్ని మరోసారి పి ఎల్ కు తీసుకెళుతున్నాను నికర లాభంతో ప్రారంభించి ఫార్మాట్ ప్రకారం ఈ వస్తువులను సర్దుబాటు చేయడానికి తిరిగి వెళ్దాము అవి ఆపరేటింగ్ కాని లాభాపేక్షలేని కొన్ని వస్తువులకు ప్లస్ లేదా మైనస్ కావచ్చు కాబట్టి మనము ఇప్పుడు పరిష్కారానికి వెళ్తాము మొదటి భాగం గమ్మత్తైనది ఇప్పుడు ఇక్కడ మనము ఆపరేటింగ్ ప్రవాహాలతో ప్రారంభిస్తున్నాము కాబట్టి దయచేసి పి ఎల్ ను చూడండి మనం రివర్స్ ఆర్డర్లో లాభం తో మొదలుపెడతాము డివిడెండ్ జోడించి టాక్స్ జోడించి గుడ్ విల్ కూడా జోడించండి ఆ విధంగా మనం వివిధ వస్తువులను జోడిస్తాము అలాంటిదే ఈ రెండు జోడించిన ఏంటి వాటిని ఎందుకు జోడించాము అవి ఫైనాన్సింగ్ ఐటమ్స్ టాక్స్ అంటే కేటాయించబడిన పన్ను గుడ్ విల్ రైట్ ఆఫ్ చేయబడింది తరుగుదల కూడా రైట్ ఆఫ్ చేయబడింది అవి నాన్ ఆపరేట్ కాని నగదు వస్తువులు నేను మీకు పరిష్కారం చూపిస్తాను కాబట్టి నిలుపుకున్న ఆదాయాలు మరియు డివిడెండ్ పి ఎల్ ఖాతా ప్రకారం మీకు 16000 లాభం ఇస్తుంది తరుగుదల జోడించండి సద్భావనను అంటే గుడ్ విల్ జోడించండి వడ్డీ వ్యయాన్ని జోడించండి ఆదాయపు పన్నును జోడించండి మరియు వడ్డీ ఆదాయాన్ని తగ్గించండి P మరియు L లో ఇక్కడ చూడండి మనకు 15000 వడ్డీ ఆదాయం ఉంది ఇది P మరియు L లకు జోడించబడింది ఇప్పుడు మనము దానిని తగ్గిస్తాము ఇది కొంచెం క్లిష్టంగా ఉందని నాకు తెలుసు కాని మనం వెళ్తున్న ఫార్మాట్ ప్రకారం గుర్తుంచుకోండి ఇవి మనకు కార్యకలాపాల నుండి నిధులను ఇస్తాయి ఇప్పుడు కార్యకలాపాల నుండి వచ్చే నిధులలో మేము పని మూలధన వస్తువులకు సర్దుబాటు చేయబోతున్నాము రుణదాతల పెరుగుదల జోడించండి మరియు రుణగ్రహీతల పెరుగుదల తగ్గించండి ఇది కార్యకలాపాల నుండి వచ్చే నగదును ఇస్తుంది ఇప్పుడు ఆదాయపు పన్ను రెండుసార్లు వస్తుంది ఎందుకంటే ఇక్కడ కేటాయించబడిన ఆదాయపు పన్ను జోడించబడింది ఇప్పుడు ఈ 37000 మొత్తానికి కొంత మొత్తంలో పన్ను కూడా చెల్లించబడుతుంది చెల్లించిన ఆదాయపు పన్ను తీసేస్తే నేను ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి నికర నగదు ప్రవాహాన్ని పొందుతున్నాను మీకు అర్థమవుతుందా ఆపరేటింగ్ ఫ్లో కొంచెం క్లిష్టంగా ఉంటుంది కానీ పెట్టుబడి ఫ్లో చాలా సులభం అని నేను అనుకుంటున్నాను మీరు ఇప్పటికే రెండు వస్తువులను గుర్తించారు ఒకటి పెట్టుబడి కొనుగోలు దీనిని తీసి వేస్తాం మరియు వడ్డీ ఆదాయం మన ఆదాయం కాబట్టి దాన్ని జోడించుకోండి కాబట్టి 37000 నెగటివ్ అనేది పెట్టుబడి కార్యకలాపం తదుపరిది ఫైనాన్సింగ్ కార్యాచరణ చాలా సులభం మళ్ళీ నాలుగు వస్తువుల షేర్స్ ఇష్యూ రశీదు డివిడెండ్ విముక్తి మరియు వడ్డీ చెల్లింపు కాబట్టి ఫైనాన్సింగ్ కార్యకలాపాలు 15000 ఇప్పుడు మొత్తం మూడు వస్తువుల మొత్తం కాబట్టి మనము 50000 ను ఆపరేటింగ్ కార్యకలాపాలుగా మరియు మైనస్ 37 ను పెట్టుబడి నుండి ప్రవాహంగా మరియు మైనస్ 15 ను ఫైనాన్సింగ్ నుండి ప్రవాహంగా తీసుకున్నాము మీరు ఈ ఈ మూడింటిని జోడిస్తే 2000 నికర తగ్గింపు ఉంది కాబట్టి నగదులో నికర తగ్గుదల ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కి వెళదాం బ్యాలెన్స్ షీట్ లో 5000 ఓపెనింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు 3000 క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మీరు మైనస్ 2 ప్లస్ 5 తీసుకుంటే మీకు 3000 లభిస్తుంది కాబట్టి ఇక్కడ నగదు ప్రవాహ స్టేట్మెంట్ టాలీ అయ్యింది మేము ప్రారంభంలో ఒక సయోధ్యను కూడా చేస్తాము మరియు చివరికి ఒకే అంశం ఉంది కాబట్టి ప్రారంభం 5000 ముగింపు 3000 కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ షీట్ నుండి 2000 పతనం ఉందని మనకు ఇప్పటికే తెలుసు ఇప్పుడు మనము దానిని చర్చించాము నగదు ప్రవాహ ప్రకటన ద్వారా మీరు దీన్ని అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను మరోసారి సమస్య మరియు పరిష్కారం రెండింటినీ పరిశీలించండి ఇది ప్రారంభ మరియు సరళమైన సమస్య మరియు ఇది మీకు నగదు ప్రవాహ ప్రకటనపై సరైన అవగాహన ఇస్తుంది కాబట్టి ఈ చర్చను ఇక్కడితో ఆపుదాము